మేధోసంపత్తి వలన అతనికి వచ్చిన కొత్త ఆలోచనలు ఒక వ్యక్తి సృజనాత్మక ఆలోచనలు మరియు నిర్మాణాత్మకమైన కృషి వలన వచ్చిన సంపత్తిని మేధోసంపత్తి అంటారు ఇలాంటి సృజనాత్మక ఆలోచనలు ఒక క్లిష్టమైన వ్యాపార సమాచారాన్ని ప్రపంచానికి అందించవచ్చు మనం ఎప్పుడైతే మేధోసంపత్తి గురించి మాట్లాడుతున్నామో మేధోసంపత్తికి మరియు భౌతిక ఆస్తికి ఈ ఆస్తులు గురించి మనం గొడవ పడలేము ఎందుకంటే భూమికి సరిహద్దులు ఉంటాయి పెన్ను కూడా మనకు కనిపిస్తుంది భూమికి సరిహద్దులు ఉంటాయి కాబట్టి ఆ సరిహద్దుల్ని నిర్ణయించడం చాలా సులువు కాని మేధోసంపత్తి విషయంలో ఎవరమూ సరిహద్దులు నిర్ణయించలేము అలా నిర్ణయించ ప్రయత్నించడం చాలా కష్టమైన పని ఒక వ్యక్తి సృజనాత్మక ఆలోచనలు మరియు కృషి వలన వచ్చిన సంపత్తిని మేధోసంపత్తి అంటారు అని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం ఈ మేధోసంపత్తి అనేది అనేక రూపాలలో కనిపిస్తుంది ఉదాహరణకు ఒక నూతన ఆవిష్కరణకు పేటెంట్ హక్కులు పొందడం ద్వారా ఆ పుస్తకంపై మనం మేధోసంపత్తి హక్కులు పొందవచ్చు మేధోసంపత్తి మేధోసంపత్తి హక్కులు చాలా ప్రాముఖ్యతను కలిగియున్నాయి మేధోసంపత్తి గురించి తెలుసుకునే ముందు మేధోసంపత్తి అనే రెండు పద ప్రయోగాలు వేర్వేరు భావాలని సూచించడం లేదు ఒకే భావాన్ని సూచిస్తున్నాయి అని మనం గ్రహించాలి అసలు మనం మేధోసంపత్తి గురించి మాట్లాడుతున్నామంటేనే మేధోసంపత్తి హక్కులు గురించి మాట్లాడుతున్నట్లే ఈ ఉపన్యాసాల ద్వారా మేధోసంపత్తి హక్కులకు సంబంధించిన వివిధ అంశాలు గురించి మనం తెలుసుకుందాం ముందుగా హక్కులు గురించి తెలుసుకుందాం